మనము ఇంతకు ముందు క్లాస్ లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ల గురించి డిస్కస్ చేసాము అందులో మనము ఏమి చెప్పుకున్నాము అంటే ఒకవేళ మనము ఇటువంటి వైర్ కలిగి ఉన్నట్లయితే దీని గుండా వెళ్తున్న కరెంట్ ని నేను మెజర్ చేయాలి అనుకుంటున్నాను మరియు అది చాలా పెద్ద విలువ కాబట్టి నేను దాని చుట్టూ ట్రాన్స్ఫార్మర్ను ఉంచాలి అనుకుంటున్నాను అయితే ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ మాత్రమే కలిగి ఉంది మరియు నేను ఏ వైర్ నుండి అయితే నేను కరెంట్ మెజర్ చేయాలి అనుకుంటున్నానో అది ప్రైమరీ వైండింగ్ గా తీసుకోబడుతుంది కాబట్టి నేను దీని చుట్టూ కొంతవరకు బహుశా ఈ విధంగా టర్న్స్ కలిగి ఉండబోతున్నాను దీని చుట్టూ ఎక్కువ సంఖ్యలో నాకు టర్న్స్ వౌండ్ అయి ఉంటాయి మరియు ఆ తర్వాత నేను దీని ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ ను గమనిస్తే దీనిని నేను 1000A అనుకుంటాను మరియు దీనిని నేను ఒక టర్న్ గా కలిగి ఉండబోతున్నాను అదే విధంగా ఇక్కడ 1000 టర్న్స్ ఉంటాయి కరెంట్ రేషియో సరిగ్గా మెయింటైన్ అవుతోందని నేను ఊహించుకుంటే అప్పుడు ఇక్కడ బయటకు వచ్చే కరెంట్ ను నేను 1A గా కలిగి వుంటాను అయితే అదే సమయంలో నేను దీనిని చాలా ఎక్కువ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేసి ఉంటే అపుడు ఏమవుతుందంటే వోల్టేజ్ రేషియో కూడా మెయింటైన్ అవుతుంది కాబట్టి నేను ఒకవేళ ఇది 1000A మరియు 1 kV లేదా అటువంటిది అనుకుంటే ఇక్కడ నేను పొందబోయేది 1000kV ఒకవేళ నేను దీనిని ఓపెన్ సర్క్యూట్ లో ఉంచుతున్నాను ఎందుకంటే నేను V1V2N1N2I2I1 గా కలిగి ఉండబోతున్నాను ఇది ట్రాన్స్ఫార్మర్ లో సాధారణంగా ఉండే బాంధవ్యం ఒకవేళ నేను ఈ సెకండరీ కాయిల్ అనగా వోల్టేజ్ కాయిల్ ని ఓపెన్ సర్క్యూట్ గా ఉంచితే వోల్టేజ్ రేషియో కూడా అనుసరిస్తుంది ఒకవేళ నేను చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేసినా కూడా తప్పనిసరిగా వోల్టేజ్ రేషియో ఫాలో అవుతుంది ఒకవేళ వోల్టేజ్ రేషియో ఫాలో అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ V1 అనేది 1 kV గా ఉంది కావున V2 విలువ 1000 kV అవుతుంది అయితే నేను కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి చేయాలి అనుకుంటున్నది కరెంట్ ని మెజర్ చేయడం వాస్తవానికి నేను పెద్ద వోల్టేజ్ రావాలని కోరుకోవడం లేదు నాకు ఆ పెద్ద వోల్టేజ్ పట్ల అస్సలు ఆసక్తి లేదు మరియు ఆ పెద్ద వోల్టేజ్ ఇన్సులేషన్ ను రప్చర్ చేస్తుంది ఒకవేళ నేను సెకండరీ పెద్ద వోల్టేజ్ కు అనుగుణంగా డిజైన్ చేయకపోతే సాధారణంగా అలా చేయను కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ ని పెద్ద వోల్టేజ్ కోసం ఏ మాత్రం డిజైన్ చేయను ఎందుకంటే అది కరెంట్ మెజర్మెంట్ కోసం మాత్రమే ఉద్దేశించబడినది కరెంటును స్టెప్ డౌన్ చేయడానికి మరియు కరెంట్ ను మెజర్ చేయడానికి మాత్రమే అది తప్పనిసరిగా ఇన్సులేషన్ ను రప్చర్ చేస్తుంది అలా జరగకుండా ఉండడానికి నేను తప్పనిసరిగా సెకండరీని షార్ట్ సర్క్యూట్ చేయాలి లేదా చాలా చిన్న రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయాలి ఆ చిన్న రెసిస్టెన్స్ వాస్తవానికి షార్ట్ సర్క్యూట్ లాగా పని చేస్తుంది అది దానిని షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేసేలా చేస్తుంది వాస్తవానికి అలా చేయబోతోంది ఈ రెసిస్టెన్స్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ నా కరెంట్ 'I' ఏదైనప్పటికీ అది 1AR అవుతుంది కాబట్టి నాకు దీని నుండి వచ్చేది 1R వోల్ట్స్ అవుతుంది ఒకవేళ నేను ఈ వోల్టేజ్ ని మెజర్ చేసి దానిని మనకు తెలిసిన రెసిస్టెన్స్ విలువతో డివైడ్ చేస్తే నేను కరెంటు విలువ ఎంత ఉందో ఖచ్చితంగా పొందుతాను కావున కరెంటు ట్రాన్స్ఫార్మర్ అనేది స్టెప్ డౌన్ చేయడం ద్వారా కరెంటుని మెజర్ చేయడానికి అనుమతిస్తుంది ఈ ప్రక్రియలో నేను దానిని ఓపెన్ సర్క్యూట్ గా ఉంచితే వోల్టేజ్ స్టెప్ అప్ అవుతుంది కాబట్టి నేను కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని ఏ దశలోనూ ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో ఉంచలేను ఎలాంటి పరిస్థితిలోను కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ని ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో ఉంచకూడదు అదే విధంగా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ని ఎప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ చేయకూడదు ఈ రెండూ మీరు CT లేదా PT లని ఉపయోగిస్తున్నప్పుడల్లా తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ప్రొఫెసర్ విద్యార్థి సంభాషణ మొదలవుతుంది ప్రొఫెసర్ యస్ స్టూడెంట్ మేడమ్ సెకండరీ కాయిల్ లో వోల్టేజ్ 1000 kV కావచ్చా మరియు దానిని ఎలా అప్ప్లై చేయవచ్చు ప్రొఫెసర్ 1000 kV అవును స్టూడెంట్ మరియు కరెంటు ఏమో 0449 అయితే మనము తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటామా ప్రొఫెసర్ తక్కువ రెసిస్టెన్స్ అనేది షార్ట్ సర్క్యూట్ లాంటిది నేను స్పష్టంగా 1 Ω లేదా 0 1 అలాంటి విలువ కలిగి ఉండబోతున్నాను తక్కువ రెసిస్టెన్స్ అనేది మళ్లీ బేస్ ఇంపెడెన్స్ తో పోల్చినప్పుడు మీరు దానిని బేస్ ఇంపెడెన్స్ తో పోల్చగలరు బేస్ ఇంపెడెన్స్ బహుశా 1000 లేదా 10000 అలా ఉండవచ్చు కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ లాంటిదే స్టూడెంట్ మనము ఇక్కడ ఓమ్స్ లా ohm's law ని అనుసరించవచ్చా అంటే వోల్ట్ వంటి వాటి స్థానంలో వోల్ట్లను ఉపయోగించవచ్చా ప్రొఫెసర్ చూడండి విషయం ఏమిటంటే మీరు ట్రాన్స్ఫార్మర్ ని వోల్టేజ్ రేషియో అనుసరించడానికి నిజంగా అనుమతించడం లేదు ఏవిధంగానైతే నేను పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లో ఇది చెల్లుబాటు అవదు అని చెప్పానో అలాగే కరెంటు ట్రాన్స్ఫార్మర్ లో కూడా చెల్లుబాటు కాదు ఎందుకంటే నేను దానిని షార్ట్ సర్క్యూట్ చేయబోతున్నాను కాబట్టి V20 ఇక్కడ V2 సున్నా అవుతున్నందువలన దానికి ఏమీ అర్థం ఉండదు ప్రాథమికంగా మీరు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో V1V2 ని ఖచ్చితంగా చెల్లుబాటు కాకపోవడాన్ని కలిగి ఉండబోతున్నారు ప్రొఫెసర్ స్టూడెంట్ సంభాషణ ముగుస్తుంది కాబట్టి ఇంకొకసారి మనము అంతా గుర్తు తెచ్చుకోవడానికి ఇది చెప్తున్నాను ట్రాన్స్ఫార్మర్ లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గురించి మాట్లాడాము మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో V1V2N1N2 మాత్రమే చెల్లుబాటు అవుతుంది I1I2 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే I20 అవుతుంది అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ సర్క్యూట్ కండిషన్ లో కూడా V20 అవుతుంది దీని కారణంగా N1N2I2I1 మాత్రమే చెల్లుబాటు అవుతుంది దీనిని V1V2 కి సమానం చేయలేము ఇది చెల్లుబాటు కాదు ఎందుకంటే V20 కాబట్టి సాధారణంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లలో సమస్యగా మనం చెప్పేది ఏమంటే బహుశా లీనియారిటీ మెయింటైన్ కాకపోవచ్చు ముఖ్యంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో కరెంటు మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ విలువలు చాలా తక్కువగా ఉన్నపుడు లీనియారిటీ ఉండకపోవచ్చు హిస్టెరిసిస్ మరియు శాచ్యురేషన్ విశేషఘటన ఫినామినా phenomena వల్ల ఇలా జరుగుతుంది వాటి విలువలు ఎక్కువగా ఉన్నపుడు మనము శాచ్యురేషన్ ని ఎదుర్కొంటాము చాలా తక్కువ విలువలు ఉన్నపుడు హిస్టెరిసిస్ ఫినామినా ఎదుర్కొంటాము కావున ఇక్కడ కొంత మాగ్నెటిక్ ఫీల్డ్ నిల్వ అవుతుంది దీని వల్ల మీరు చాలా చాలా తక్కువ కరెంట్ అప్లై చేసినప్పటికీ మీరు అదే డైరెక్షన్ లో వెళ్తున్నారా లేక వ్యతిరేక డైరెక్షన్ లో తిరిగి వస్తున్నారా అనేదాన్ని బట్టి బహుశా చాలా తక్కువ కరెంట్ లేదా చాలా ఎక్కువ కరెంట్ ను పొందగలరు అందువలన మీరు చాలా చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ విలువల గురించి మాట్లాడేటప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో లేదా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లో ఖచ్చితమైన లీనియారిటీని పొందరు చాలా ఎక్కువ విలువలు ఉన్నపుడు మీరు శాచ్యురేషన్ ని ఎదుర్కొంటారు లేదా చాలా తక్కువ విలువలు ఉన్నపుడు హిస్టెరిసిస్ ను చూస్తారు ఈ రెండు సందర్భాల్లోనూ ట్రాన్స్ఫార్మర్ లీనియర్ రీజియన్ లో పని చేయదు అయితే సాధారణంగా ఈ CT లేదా PT లను పవర్ సిస్టమ్ మెజర్మెంట్ లలోనూ ఇంకా వేల ఆంపియర్ ల కరెంట్ ప్రవహించే లేక వేల kV ల వోల్టేజ్ లు ఉండే ఇన్స్ట్రుమెంట్ లలో కూడా తరచుగా ఉపయోగిస్తాము ముఖ్యంగా చాలా ఎక్కువ కెపాసిటీ పవర్ ని సరఫరా చేస్తున్నప్పుడు మనము బహుశా 765 KV 400 KV లేదా ఇంకా ఎక్కువ విలువల వరకు వెళ్లొచ్చు అలాంటి సందర్భాలలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లేదా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే మెజర్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది నేను ఇప్పటికీ త్రీ ఫేజ్ గురించి ప్రస్తావించలేదు ట్రాన్స్ఫార్మర్లలో ప్రధానంగా రెండు విషయాలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇంకొకటి చివరిగా సమయం వుంటే నేను చెప్పాలనుకుంటున్నది ట్రాన్స్ఫార్మర్ యొక్క పారలల్ ఆపరేషన్ అది ఒకవేళ నాకు కొంత కెపాసిటీ అకస్మాత్తుగా పెరిగితే అవసరం మనం LHC గురించి మాట్లాడుతున్నామని అనుకుందాము కాబట్టి రెండు విషయాలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి ట్రాన్స్ఫార్మర్ యొక్క పారలల్ ఆపరేషన్ మరొకటి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రొఫెసర్ స్టూడెంట్ సంభాషణ మొదలవుతుంది విద్యార్థి ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్ పరిమాణం ఎందుకు తగ్గుతుంది ప్రొఫెసర్ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్ పరిమాణం ఎందుకు తగ్గుతుంది అది ప్రశ్న ఒకవేళ నేను 220110V 50 Hz మరియు 220110V 5 kHz ట్రాన్స్ఫార్మర్ను పోల్చుతున్నానని అనుకుందాము నేను ఈ రెండు ట్రాన్స్ఫార్మర్ల పరిమాణాలను పోల్చబోతున్నాను రెండు సందర్భాల్లో నేను ఇలా కలిగి ఉండబోతున్నాను E4 44fnumber of turns ప్రొఫెసర్ విద్యార్థి సంభాషణ ముగుస్తుంది ఇప్పుడు నేను మొదటి సందర్భంలో ఫ్లక్స్ చూస్తే విలువ 50 హెర్ట్జ్కు అనుగుణంగా ఉంటుంది 220504 44number of turns దీనిని నేను N1 అనుకుంటాను అప్పుడు 5 కిలోహెర్ట్జ్కు అనుగుణంగా విలువ 22050004 44N1 అవుతుంది కాబట్టి స్పష్టంగా నేను ఫ్రీక్వెన్సీని పెంచినప్పుడు అవసరమైన ఫ్లక్స్ తగ్గుతుంది ఎందుకంటే ddtఅనేది ఎంత వోల్టేజ్ ఇండ్యూస్ అయినదో నిర్ణయిస్తుంది కాబట్టి నేను హై ఫ్రీక్వెన్సీని చూసినప్పుడు dt తగ్గిపోతుంది కాబట్టి నేను ఫ్రీక్వెన్సీని మరింతగా పెంచుతున్నందున తక్కువ మొత్తంలో ఫ్లక్స్ ఉపయోగించ గలను అంటే ఫ్లక్స్ డెన్సిటీ B క్రాస్ సెక్షనల్ ఏరియా A తో గుణించినప్పుడు నాకు ఫ్లక్స్ వస్తుంది కాబట్టి ఫ్లక్స్ డెన్సిటీ స్థిరంగా ఉన్న అదే మెటీరియల్ ను నేను ఉపయోగిస్తున్నానని అనుకుంటే క్రాస్ సెక్షనల్ ఏరియాను తగ్గించవచ్చు Bmax ఏదైనా మెటీరియల్ కు స్థిరంగా ఉంటుంది కాబట్టి నేను ఒక నిర్దిష్ట మెటీరియల్ ను ఉపయోగిస్తుంటే నేను 5 kHz కోసం ఖచ్చితంగా చిన్న క్రాస్ సెక్షనల్ ఏరియాను ఎన్నుకోగలనని నేను చెప్పగలను కాబట్టి ఇలా చెప్పగలను ఈ సందర్భంలో ఒకవేళ నేను ఇది BA1 అని చెబితే ఇది BA2 అవుతుంది అందువలన A2తో పోలిస్తే A1 చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియా తగ్గితే ఆటోమేటిక్ గా కోర్ పరిమాణం తగ్గుతుంది కోర్ పరిమాణం కూడా తగ్గుతుందని నేను ఊహించగలను మీరు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ జనరేటర్లు విమానాలలో ఉన్న అన్ని వస్తువులను చూస్తే అవన్నీ సాధారణంగా 400 హెర్ట్జ్ వద్ద పని చేయడానికి ఇది ఒక కారణం అవి 50 హెర్ట్జ్ వద్ద పనిచేయవు మనము దానిని ఎక్కడికి ప్రసారం చేయటం లేదు అది విమానంలోనే ఉంది మనము జనరేటర్ కలిగి ఉండవచ్చు మనకు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉండవచ్చు అవన్నీ సాధారణంగా చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో పని చేయబోతున్నాయి తద్వారా అవి సూక్ష్మీకరించబడతాయి మరియు విమానంలో స్థలం అనేది చాలా విలువ కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలకు వెళ్లేటప్పుడు పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించాలి అని కోరుకుంటారు అందుకే అవన్నీ అధిక ఫ్రీక్వెన్సీల వద్ద పని చేయబోతున్నాయి 50 హెర్ట్జ్ వద్ద కాదు ఈ నిర్దిష్ట ప్రాబ్లం స్టేట్మెంట్ ఈ క్రింది విధంగా ఉంటుంది మూడింట నాలుగవ వంతు ఫుల్ లోడ్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద 150 kVA 3300500 V 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట ఎఫిషియన్సీ 97 కాబట్టి లోడ్ యొక్క మూడింట నాలుగవ వంతును 34150kVA అని చెప్పగలను ఇది లోడ్ లో మూడు వంతులు మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే పవర్ ఫ్యాక్టర్ 1 కావున ఇది kVA ను లోడ్ కండీషన్ మరియు పవర్ ఫ్యాక్టర్ ద్వారా గుణించగా వచ్చే విలువ అవుతుంది ఇదీ మనకు లభించినది మరియు ఇది అవుట్పుట్ ఇది అవుట్పుట్ ఎందుకంటే మనము లోడ్ కండిషన్ యొక్క మూడు వంతుల గురించి మాట్లాడుతున్నాము దాని గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి అది అవుట్పుట్ అవుతుంది ఇది నా అవుట్పుట్ kW కాబట్టి ఇన్పుట్ ఎంత ఉంటుంది 75 ఎంతో మీలో ఎవరైనా నాకు చెప్పగలరా ఇది కొంత 112 5 లేదా అటువంటిది ఏదో అని నేను గుర్తుంచుకున్నాను నేను లెక్కించిన దాని నుండి నాకు గుర్తున్నది అదే కాబట్టి ఇది 112 97 ఇది ఎఫిషియన్సీ అందువలన ఇది ఇన్పుట్ పవర్ అవుతుంది ఏదైతే అవుట్పుట్ ను ఎఫిషియన్సీతో భాగించగా వచ్చిందో అది నాకు ఇన్పుట్ పవర్ ను ఇస్తుంది ఇప్పుడు ఒకసారి నాకు ఇన్పుట్ పవర్ మరియు అవుట్పుట్ పవర్ పొందిన తర్వాత లాసెస్ అనేవి ఇన్పుట్ లో నుంచి అవుట్పుట్ ను తీసివేయగా వచ్చే విలువకు సమానంగా ఉంటాయని చెప్పగలను కావున నేను లాసెస్ ను లెక్కించగలను ఇప్పుడు మ్యాగ్జిమం ఎఫిషియన్సీ కండిషన్లో సరేనా మ్యాగ్జిమం ఎఫిషియన్సీ కండిషన్లో PironPcopper కాబట్టి ఇది వాస్తవానికి losses2 అవుతుంది ఎందుకంటే మొత్తం లాసెస్ అనేవి ఐరన్ లాసెస్ మరియు కాపర్ లాసెస్ మాత్రమే అనుకుంటున్నాము అవి సమానంగా ఉంటే మ్యాగ్జిమం ఎఫిషియన్సీ కండిషన్లో మొత్తం లాసెస్ ను 2 ద్వారా విభజించనప్పుడు వచ్చే విలువ నాకు ఐరన్ లాసెస్ మరియు కాపర్ లాసెస్ వాస్తవ విలువలను ఇస్తుంది అయితే దయచేసి ఈ కాపర్ లాసెస్ రేటెడ్ లోడ్ కు మూడింట నాలుగవ వంతు వద్ద ఉందని గమనించండి ఎందుకంటే రేటెడ్ లోడ్లో 75 శాతం వద్ద మ్యాగ్జిమం ఎఫిషియన్సీ సంభవిస్తుందని మనము ఇప్పటికే చెప్పుకున్నాము కావున నేను ఇక్కడ పొందిన వాటిని ఇలా చెప్పాలి Piron అనేది స్థిరమైనది అందువల్ల సమస్య లేదు అయితే రేటెడ్ లోడ్ వద్ద Pcopper అనేవి నాకు ఏదైతే ఇక్కడ వచ్చిందో దానిని Pcu1 లేదా అలాంటిదే అని పిలుస్తాను 752అవుతాయి ఎందుకంటే ఏదైనా లోడ్ కండిషన్ x వద్ద కాపర్ లాసెస్ అనేవి రేటెడ్ కండీషన్ లోని కాపర్ లాసెస్ కు x2 రెట్లు ఉంటాయి నేను అదే ఎక్స్ప్రెషన్ ను ఉపయోగిస్తున్నాను ఇప్పుడు నేను రేటెడ్ కాపర్ లాసెస్ పొందాను రేటెడ్ ఐరన్ లాసెస్ ను నేను పొందాను తరువాత ఏమి అడిగారు ఒకవేళ ఇంపెడెన్స్ 10 శాతం ఉంటే పవర్ ఫ్యాక్టర్ 0 8 లాగింగ్ కోసం పూర్తి లోడ్ వద్ద రెగ్యులేషన్ ను లెక్కించండి నేను పొందినది రేటెడ్ కాపర్ లాస్ ఒకవేళ నేను రేటెడ్ కాపర్ లాస్ ను పొందితే పర్ యూనిట్ మెజర్మెంట్ కోసం కొంత సమయం క్రితం మనము వ్రాసినట్లుగా వాస్తవానికి Pcu rated150kVA నాకు Req ఇస్తుందని నేను చెప్పాలి ఎందుకంటే ఇది తప్పనిసరిగా IratedReqVrated అదే Req అవుతుంది నేను న్యూమరేటర్ను I' మరియు డినామినేటర్ ను కూడా Irated తో గుణిస్తున్నాను అప్పుడు నేను సిస్టం యొక్క రేటెడ్ kVA ఏదైతే ఉందో దానిని డినామినేటర్ లో పొందగలను అది 150 kVA మరియు న్యూమరేటర్లో నాకు లభించేది Irated2Req ఇది రేటెడ్ కాపర్ లాస్ ను ఇస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి Req మరియు ఇవ్వబడినది Zeq10 అందువలన ఒక సారి నేను దీనిని పొందితే నేను 102 Req2 అనేది వాస్తవానికి నేను దీన్ని 100 తో గుణించాలి ప్రతిదానిని నేను పర్సంటేజ్ లో కోరుకుంటే 100 తో గుణించాలి ఇది నాకు Xeq ఇస్తుంది దయచేసి గమనించండి ఇది IratedReqVrated బహుశా నేను ప్రతిదీ ప్రైమరీ వైపు నుండి తీసుకున్నాను అదే విధంగా ఇది కూడా IratedXeqVrated అవుతుంది కావున ఇప్పుడు నాకు రెగ్యులేషన్ కావాలంటే నేను ఎక్స్ప్రెషన్ ను 100IratedReqcosLIratedXeqsinLVrated అని వ్రాయగలను ఇప్పుడు నేను ఇది IratedReqVrated100Req అని చెప్పగలను నాకు అది నేరుగా వచ్చింది కాబట్టి నేను నేరుగా 100IratedReqcosLIratedXeqsinLVratedvoltage regulation అని వ్రాయగలను కాబట్టి ఇది పర్ యూనిట్ లేదా పర్సంటేజ్ ఇంపెడెన్స్ రెసిస్టెన్స్ రియాక్టన్స్ మరియు మొదలైన వాటి యొక్క ఎక్స్ప్రెషన్ లపై ఆధారపడి ఉంటుంది ప్రొఫెసర్ స్టూడెంట్ సంభాషణ మొదలవుతుంది ప్రొఫెసర్ చూడండి ఒకవేళ నేను Irated ప్రైమరీ వైపు నుండి తీసుకుంటుంటే Vrated కూడా నేను ప్రైమరీ వైపు నుండి తీసుకోవడం మంచిది ఒకవేళ నేను Irated సెకండరీ వైపు నుండి తీసుకుంటుంటే నేను Vrated కూడా సెకండరీ వైపునుండి తీసుకోవాలి అయితే మనము దానిని పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది పట్టింపు లేదు ఎందుకంటే ఒకవేళ నేను Irated మరియు Vrated లను సెకండరీ వైపు నుండి తీసుకొని అలాగే Reqసెకండరీ వైపు నుంచే తీసుకుంటే అది తప్పనిసరిగా సెకండరీ వైపు IratedReqVrated అవుతుంది మరియు అది చాలా వరకు ప్రైమరీ వైపు క్యాలిక్యులేట్ చేసిన దానిని IratedReqi అనుకుంటే దానిని ప్రైమరీ వైపు Vrated తో భాగించగా వచ్చే దానికి సమానం అవుతుంది ప్రొఫెసర్ స్టూడెంట్ సంభాషణ ముగుస్తుంది కాబట్టి మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇరువైపుల నుండి ఇది తప్పనిసరిగా ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే మీరు VratedIrated అని వ్రాసిన క్షణం అది మీకు ప్రైమరీ వైపు నుండి లేక సెకండరీ వైపు నుండి Zbase ను ఇస్తుంది మరియు మీరు Req లెక్కించినప్పుడు మీరు దానిని ఎల్లప్పుడూ Zbase పరంగా లెక్కిస్తారు కాబట్టి మీరు హై వోల్టేజ్ వైపు గురించి మాట్లాడుతుంటే మీరు Zbase ను పెద్దదిగా కలిగి ఉండబోతున్నారు మరియు మీరు లో వోల్టేజ్ వైపు గురించి మాట్లాడుతుంటే Zbase కూడా చిన్నదిగా ఉంటుంది కావున చివరికి మీరు పర్సంటేజ్ ను లెక్కించినప్పుడు ప్రతిదీ సమానంగా వస్తుంది స్టూడెంట్ కానీ మనము దానిని తీసుకుంటే సమాధానం చాలా భిన్నంగా ఉంటుంది అతని ప్రశ్న ట్యుటోరియల్ షీట్లోని 6వ ప్రాబ్లం గురించి అతను చెబుతున్నది మీరు ట్రాన్స్ఫార్మర్ కోసం గుర్తుచేసుకుంటే మనము నిజంగా ఫేజార్ డయాగ్రమ్ గీసినప్పుడు మనము దీనిని V2 లేదా V2 అని వ్రాసాము ఒకవేళ నేను ప్రైమరీ వైపు నుండి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మరియు ఇది నా కరెంట్ అని అనుకుందాము ఇది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అవుతుంది కాబట్టి నేను దీనిని I2 అని వ్రాస్తాను మరియు ఇది లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ మరియు ఒకవేళ మనం ఇది I2Req కాబోతోందని అనుకుందాము మరియు నేను దీనిని I2Xeq గా కలిగి ఉండబోతున్నాను ఇప్పుడు మనకు లభిస్తున్న మొత్తం ఇలాంటిదే ఇది V1 కాబట్టి V1 VvV1rated లేదా V1 VvV1rated ఏ విధంగానైనా పర్వాలేదు అది రెగ్యులేషన్ అవుతుంది వాస్తవానికి మనము లెక్కించినప్పుడు ఈ వర్టికల్ కాంపోనెంట్ ను విస్మరించవచ్చని మనము చెప్పాము ఆ విధంగా మనకు ఎక్స్ప్రెషన్ I2ReqcosLXeqsinLV1rated వచ్చింది ఇది అప్రాక్సిమేట్ రెగ్యులేషన్ అవుతుంది అందువలన అతను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే నేను చూపించిన ఆ వర్టికల్ కాంపోనెంట్ ను మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ ప్రత్యేకమైన వర్టికల్ కాంపోనెంట్ మనం నిర్లక్ష్యం చేస్తే అప్పుడు మనము పొందే రెగ్యులేషన్ విలువ భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ వర్టికల్ కాంపోనెంట్ ను నెగ్లెక్ట్ చేయకపోతే అది మరింత ఖచ్చితమైనదిగా ఉంటుంది కానీ చాలా వరకు ఇది చాలా తక్కువగా నెగ్లెక్ట్ చేసేంతగా ఉంటుంది అని మీకు తెలుసు బహుశా ఈ సందర్భంలో అది నెగ్లెక్ట్ చేయగలిగినంత తక్కువ కాకపోవచ్చు కాబట్టి మీరు దానిని లెక్కించినట్లయితే మీకు తగిన వెయిటేజ్ ఇవ్వబడుతుంది అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మెథడాలజీ సరైనదని మీకు తెలిసినంతవరకు సమాధానం గురించి పెద్దగా బాధపడకండి మరియు మనం దేనినైనా నెగ్లెక్ట్ చేసినప్పుడు లేదా మనం దేనినైనా అంచనా వేసినప్పుడు మనము ప్రాక్టికల్ కండీషన్ లను పరిశీలిస్తాము అయితే చాలావరకు ప్రాబ్లం లలో ఇచ్చిన విలువలు ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు అది కూడా ఉంది కొన్నిసార్లు అది వాస్తవానికి కొంత డిఫికల్టీకి దారితీస్తుంది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ మీకు వోల్టేజ్ తగ్గింపు కంటే వోల్టేజ్ పెరుగుదలను ఎందుకు ఇస్తుందో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను లీడింగ్ పవర్ ఫాక్టర్ కండీషన్కు అనుగుణమైన ఫేజార్ డయాగ్రమ్ ను గీయడానికి ప్రయత్నించండి లేదా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కండీషన్ కోసం మనము ఫేజార్ డయాగ్రమ్ ను త్వరగా గీస్తే బహుశా ఇది నా V2 అవుతుంది ఇది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అయితే నేను బహుశా ఇలాంటి కరెంట్ కలిగి ఉంటాను ఇది లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కావున నేను ఇక్కడ ఎక్కడో I2Req కలిగి ఉండబోతున్నాను మరియు బహుశా I2Xeq ఇక్కడ ఎక్కడో ఉండవచ్చు కాబట్టి నేను పొందబోయేది కొంతవరకు ఇలాంటిదే ఇదే నా V1 యొక్క విలువ అవుతుంది మరియు మీరు V1 మరియు V2 దాదాపు పోల్చదగిన పొడవును కలిగి ఉంటారు నిజానికి మీకు X ఎక్కువ లోపలికి ఉంటే వాస్తవానికి మీ V1 అన్ని సంభావ్యతలలో V2 కంటే చిన్నదిగా ఉండేది అంటే అప్లై చేసిన వోల్టేజ్ మీరు సెకండరీ వైపు పొందే దానితో పోలిస్తే చిన్నదిగా లేదా కొంచెం తక్కువగా ఉంటుంది ఇది 11 ట్రాన్స్ఫార్మర్ అయితే నేను 11 ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కెపాసిటివ్ వోల్టేజ్ కెపాసిటివ్ లోడ్లు సాధారణంగా సెకండరీ వైపు వచ్చే వోల్టేజ్ను పెంచుతాయని మీరు చెప్పవచ్చు ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నది ఇండక్టివ్ నేచర్ కలిగి ఉంటుంది కనుక ఇలా జరుగుతుంది కాబట్టి కెపాసిటెన్స్ లాంటిది దానిని క్యాన్సిల్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క అంతర్గతంగా ఉన్నది ఇండక్టివ్ నేచర్ కలిగి ఉంటుంది వోల్టేజ్ రెగ్యులేషన్ కొరకు మ్యాగ్జిమం రెగ్యులేషన్ మరియు మినిమం రెగ్యులేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పే కండీషన్స్ ఉన్నాయి మీరు I2ReqcosLI2XeqsinLV2ను రెగ్యులేషన్ అని వ్రాసేటప్పుడు వాటిని కూడా డిరైవ్ చేయడానికి ప్రయత్నించండి కాబట్టి మీరు ఏ సమయంలో ddL0 అవుతుందో చెప్పగలరు మీరు దీన్ని డిరైవ్ చేయడానికి ప్రయత్నించవచ్చు మరియు ఇది ఏ పాయింట్ వద్ద వోల్టేజ్ రెగ్యులేషన్ కనిష్టంగా ఉందో మరియు ఏ పాయింట్ వద్ద వోల్టేజ్ రెగ్యులేషన్ గరిష్టంగా ఉంటుందో మీకు స్పష్టంగా ఇవ్వగలదు ఆల్ డే ఎఫిషియన్సీ అనేది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కోసం మాత్రమే లెక్కించబడుతుంది చూడండి ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్ అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్ సాధారణంగా 100 కి లోడ్ అవుతుందని నేను మీకు చెప్పాను ఎందుకంటే జనరేటర్ పూర్తి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది లేదా అది ఏమాత్రం ఆరంభించబడదు అది అలా ఉంటుంది అందువలన ఇది పూర్తి పవర్ ను ఉత్పత్తి చేస్తుంటే ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తి పవర్ ను నిర్వహిస్తుంది కాబట్టి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ లేదా పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎల్లప్పుడూ 100 లోడ్ వద్ద గరిష్ట ఎఫిషియన్సీని కలిగి ఉండే విధంగా రూపొందించబడుతుంది అయితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎల్లప్పుడూ వేరియబుల్ లోడ్ కలిగి ఉంటుంది అది వేరియబుల్ లోడ్ కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఏ పాయింట్ వద్ద మ్యాగ్జిమం ఎఫిషియన్సీ కోసం డిజైన్ చేయాలో చెప్పడం చాలా కష్టం కావున మీరు సాధారణంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ ప్రాంతంలోని పంపిణీ ప్రాంతంలోని లోడ్ ప్రొఫైల్ ను చూడటానికి మొగ్గు చూపుతారు మరియు లోడ్ ప్రొఫైల్ రోజులో 24 గంటలలో 12 గంటలు అది 65 లోడ్ వద్ద పని చేయబోతున్నట్టు ఉందనుకుందాం అప్పుడు మీరు 65 లోడ్ వద్ద మ్యాగ్జిమమ్ ఎఫిషియన్సీని కలిగి ఉండే ట్రాన్స్ఫార్మర్ను పొందడానికి ప్రయత్నిస్తారు డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇన్స్టాల్ చేయడానికి మీరు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేసేటప్పుడు మీరు సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ కోసం ఇలానే అడుగుతారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఈ ఆల్ డే ఎఫిషియన్సీ అనేది ఎనర్జీ ఎఫిషియన్సీ వద్ద లెక్కించబడుతుంది కావున ఇది తప్పనిసరిగా energy input in a 24 hour dayenergy output in a 24 hour day అవుతుంది సాధారణంగా ఇది ఆల్ డే ఎఫిషియన్సీ ఉదాహరణకు ఒక ట్రాన్స్ఫార్మర్ 100 లోడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద 4 గంటలు బహుశా అది 80 శాతం లోడ్లో 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ వద్ద 10 గంటలు మరియు మిగిలిన సమయాల్లో అది నో లోడ్ లో ఉండబోతోందని అనుకుందాము మనకు 8 4 12 గంటలు మాత్రమే వచ్చాయి ఆపై మరో 12 గంటలు అది ఎటువంటి లోడ్లో లేదు వాస్తవానికి అలా ఉంచడం తప్పు అయితే అలా జరుగుతుంది మీరు తప్పనిసరిగా ప్రతి వ్యవధిలో ప్రతి కిలోవాట్ అవుట్పుట్ ఎంతో లెక్కించబోతున్నారు లేదా ఇచ్చిన ప్రతి సమయ విరామానికి మీరు లెక్కించాలి ఆ సమయంలోనే మీరు కిలోవాట్ అవుట్పుట్ ఐరన్ లాసెస్ ఇవి స్థిరంగా ఉంటాయి లోడ్ కు అనుగుణంగా ఉండే కాపర్ లాసెస్ లెక్కించాలి అది కూడా మీరు ప్రతి వ్యవధికి లెక్కించాలి ఇది మీకు ఇన్పుట్ ఇస్తుంది కాబట్టి ఇది ప్రతి వ్యవధికి ఇన్పుట్ అవుతుంది చాలా స్పష్టంగా లోడ్ యొక్క ఫ్రాక్షన్ x అయితే దానిని x2 తో గుణించాలి అదేవిధంగా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాకుండా మరేదైనా ఉంటే అవుట్పుట్ ఎల్లప్పుడూ పవర్ ఫ్యాక్టర్ తో గుణించాలి నాకు 5 గంటలు అది 100 లోడ్తో 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో పనిచేస్తున్నట్టు ఇస్తే అప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ ఏదయితే ఉందో దానిని గుణించాలి అంటే 100 ను 0 8 తో గుణించాలి ఇది వాస్తవానికి నాకు మొత్తం ఇన్పుట్లను ఇస్తుంది మరియు ఇక్కడ ఇది నాకు మొత్తం అవుట్పుట్ ఇస్తుంది అయితే ప్రతిదానికీ నేను output1duration1 in hours అని చెప్పాలి కాబట్టి నాకు kW hr వస్తుంది తర్వాత అదేవిధంగా output2duration2 in hours మరియు ఇలా అన్నింటిని లెక్కించాలి ఇది kw hr లలో మొత్తం అవుట్పుట్ అవుతుంది ఇది మొత్తం అవుట్పుట్ kWh లలో అవుతుంది కాబట్టి నేను total output kWhtotal input kWh కలిగి ఉండాలి ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఇదే ప్రొఫెసర్ స్టూడెంట్ సంభాషణ మొదలవుతుంది స్టూడెంట్ మామ్ ఒకవేళ రెండు వైండింగ్ ల ట్రాన్స్ఫార్మర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ వలె పని చేయడానికి మార్చబడితే అప్పుడు మీరు దాని kVA రేటింగ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు ప్రొఫెసర్ మళ్ళీ చెప్పండి స్టూడెంట్ ఆటో ట్రాన్స్ఫార్మర్లో మనకు రెండు కాయిల్స్ ఉంటే రెండు సందర్భాల్లో అవుట్పుట్ భిన్నంగా ఉంటుంది ప్రొఫెసర్ అవును రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ల నుండి తయారైన ఆటో ట్రాన్స్ఫార్మర్ మీరు మాట్లాడుతున్నది అదేనా కానీ రెండు వైండింగ్లు స్పష్టంగా ఒకే kVA కోసం రేట్ చేయబడ్డాయి ఇప్పుడు మీరు వాటిని సిరీస్ అడిషన్ లో కనెక్ట్ చేయబోతున్నారు కాబట్టి నేను వాటిని ఈ విధంగా సిరీస్ అడిషన్ లో కనెక్ట్ చేస్తుంటే అప్పుడు నేను అవుట్పుట్ను రెండింటి నుండి పొందబోతున్నాను లేదా ఏమైనా స్టూడెంట్ రెండింటి నుండి ప్రొఫెసర్ రెండింటి నుండి కలిసి కాబట్టి మీరు ఇక్కడ మాత్రమే వోల్టేజ్ను అప్లై చేయాలి అనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ మరియు ఇక్కడ నుండి అవుట్పుట్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇది అవుట్పుట్ అయితే ఇది ఇన్పుట్ మీరు మాట్లాడుతున్నది ఇదే సరియైనది కాబట్టి మళ్ళీ చెప్పండి స్టూడెంట్ నేను అప్లై చేస్తుంటే అక్కడ రెండు సందర్భాలు ఉండొచ్చు 3511 అక్కడ రెండు సందర్భాలు ఉండవచ్చు మరియు అక్కడ రెండు అవుట్పుట్ లు ఉండవచ్చు ప్రొఫెసర్ అవును కానీ మీకు స్పష్టంగా పరిస్థితి ఇవ్వబడింది మీరు లెక్కించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఇచ్చిన పరిస్థితికి లెక్కిస్తున్నారు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తే అది 2000200 V ట్రాన్స్ఫార్మర్ మరియు నేను ఇన్పుట్లో 2000 వోల్ట్లను అప్లై చేస్తున్నాను మరియు అవుట్పుట్ వద్ద 2200 వోల్ట్లను పొందటానికి ప్రయత్నిస్తున్నాను ఈ స్థితిలో నేను kVA గా లెక్కించేది నేను 2200 వోల్ట్లను ఇన్పుట్గా అప్లై చేస్తూ మరియు నేను 2000 వోల్ట్లను అవుట్పుట్గా పొందటానికి ప్రయత్నిస్తున్నప్పటికంటే భిన్నంగా ఉంటుంది అది ఒకేలా ఉండదు అది భిన్నంగా ఉంటుంది కాబట్టి మీకు kVA రేటింగ్ పొందటానికి ఒక పరిస్థితి ఇవ్వాలి ఇచ్చిన పరిస్థితిలో మీరు డిరైవ్ చేయాలి కనుక ఇది ఆర్బిట్రరీగా ఏకైక సమాధానం కాదు ఇచ్చిన పరిస్థితికి మీరు ఒక నిర్దిష్ట సమాధానం పొందుతారు స్టూడెంట్ వైండింగ్ సమయం అది 3614 ప్రొఫెసర్ చూడండి మనము తప్పనిసరిగా వైండింగ్ కరెంట్ రేటెడ్ విలువను మించకుండా ప్రయత్నిస్తున్నాము అంతే మీరు రేటెడ్ కరెంట్ విలువను ఖచ్చితంగా మించకుండా జాగ్రత్త తీసుకోవాలి అంతే అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు స్టూడెంట్ ఒక 20 kVA ప్రొఫెసర్ ఒక 20 kVA స్టూడెంట్ 200 500 వోల్ట్ 50 హెర్ట్జ్ ప్రొఫెసర్ 200 500 వోల్ట్స్ 50 హెర్ట్జ్ స్టూడెంట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 700 వోల్ట్లు అవసరమయ్యే లోడ్ ను సరఫరా చేసిన ఆటో ట్రాన్స్ఫార్మర్ గా కనెక్ట్ చేయబడింది ఆ kVA రేటింగ్ స్టూడెంట్ మరియు వైండింగ్ కరెంట్ కూడా ప్రొఫెసర్ వేరియాక్ లాగా kVA రేటింగ్ మరియు వైండింగ్ కరెంట్ సరే కాబట్టి ఈ ప్రశ్న మీ కోసం ఎక్సర్సైజ్ ప్రశ్నలలో ఒకటిగా ఇవ్వబడింది ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఉంది ఇది 20 kVA 200500 V 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 500 వోల్ట్స్ ఇన్పుట్ నుండి 700 V అవుట్పుట్ కావాలి అది కావచ్చు లేదా 200 వోల్ట్స్ ఇన్పుట్ కావచ్చు ఇది ఇచ్చి ఉండాలి అది ఇవ్వకపోతే మీకు ఇబ్బంది ఉంటుంది మీరు దీనిని 500 వోల్ట్స్ ఇన్పుట్ లేదా 200 వోల్ట్స్ ఇన్పుట్ నుండి తీసుకుంటున్నారా అని స్పష్టంగా ఇవ్వాలి వాటిలో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలి ప్రొఫెసర్ స్టూడెంట్ సంభాషణ ముగుస్తుంది కాబట్టి మనం ముందుకు వెళ్లి అది 500 వోల్ట్స్ ఇన్పుట్ అని అనుకుందాం కాబట్టి నాకు 200 వోల్ట్స్ ఉన్నాయి అప్పుడు ఇది 500 వోల్ట్స్ మరియు మనం ఇస్తున్నది 500 వోల్ట్స్ ఇన్పుట్ కదా మరియు మనం సెకండరీ వైపు కలిగి ఉన్నది ఇది 200 వోల్ట్స్ ఇది 500 వోల్ట్స్ కాబట్టి మనకు లభించినది 700 వోల్ట్స్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్గా 20 kVA ఇవ్వబడింది ఈ వైపు కరెంట్ ఎంత ఇది 100 A అవుతుంది కాబట్టి ఇది 100 A గా ఉండాలి ట్రాన్స్ఫార్మర్ను ఓవర్లోడ్ చేయకుండా మీరు 100 A ని పొందగలుగుతారు ఇప్పుడు నేను పొందుతున్న మొత్తం 700100total kVAof the load అవుతుంది ఇది ఎంత 70000 70 kVA కాబట్టి మనం దీని నుంచి ఇక్కడ ఉన్న కరెంట్ ఏమిటో లెక్కించ గలుగుతాము కాబట్టి ఇది 70103500అవుతుంది 14 ఎంత 14 x 5 అనేది 70 140 1400 లేక 140 స్టూడెంట్ 140 ప్రొఫెసర్ 140 కాబట్టి ఇది 140 A అవుతుంది కాబట్టి ఇది 140 అయితే దానర్థం ఇది కూడా 140 ఉండాలి ఇది 100 A కాబట్టి ఇది 140 A ఉండాలి కాబట్టి ఇది ఆశాజనకంగా ప్రైమరీ వైపు కూడా kVA రేటింగ్తో సరిపోలుతోంది కాబట్టి ఏ విధమైన సోర్స్ కి కట్టుబడి ఉందో మీకు స్పష్టంగా ఇవ్వాలి అది ఇవ్వాలి అది ఇవ్వకపోతే పరిష్కరించలేము నేను ఈ పుస్తకాలలో ఒక దాని నుండి తీసుకున్నాను ఆపై నా దగ్గర NPTEL లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి NPTELలో ఆటో ట్రాన్స్ఫార్మర్ల మీద చాలా మంచి ప్రాబ్లమ్స్ ఉండడాన్ని నేను చూశాను NPTEL కోర్సు ఆటో ట్రాన్స్ఫార్మర్లపై పూర్తిగా ఒక విభాగాన్ని కలిగి ఉంది ఐఐటి మద్రాస్ నుండి ఒకటి ఉంది ఐఐటి ఖరగ్పూర్ నుండి కూడా ఒకటి ఉంది మరియు ఇది చాలా బాగుంది ప్రాబ్లమ్స్ చాలా బాగున్నాయి కాబట్టి మీరు కూడా వాటిని పరిశీలించండి ఆటో ట్రాన్స్ఫార్మర్లపై చాలా పుస్తకాలలో చాలా ప్రాబ్లమ్స్ అందుబాటులో లేవు కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలించడానికి ప్రయత్నిస్తే అది మీకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది